NPTEL ఆన్లైన్ కోర్స్ బయోరియాక్టర్ లో 16 వ లెక్చర్ కు స్వాగతం గత లెక్చర్ లో ఒక ప్రాబ్లం ఇచ్చాము ఈ లెక్చర్ లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము ఇది ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 4 1 ప్రాబ్లమ్ ఇలా ఉంది ఒక స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ K L a ను తెలుసుకోవడానికి రియాక్టర్ 500 rpm 1 ఎట్మాస్ఫియరిక్ ప్రెజర్ and 37 డిగ్రీ c వద్ద డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ లో పనిచేస్తోంది ఆక్సిజన్ గాలి నుండి లభిస్తోంది ఒక మిల్లివోల్ట్ మీటర్ ను డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ తెలుసుకోవడానికి ఉంది బయోరియాక్టర్ యొక్క K L a ను కనుక్కోండి టైమ్ DO మిల్లి వోల్ట్స్ లో ఇవ్వబడిన వాల్యూస్ క్లోజ్డ్ ఎండెడ్ ప్రాబ్లమ్స్ లో మనం ఎప్పుడూ అడిగే ప్రశ్నలే అడుగుతాము ఏమి కావాలి డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ లో బయోరియాక్టర్ యొక్క kLa ఇచ్చినది లేక తెలిసినది ఏమిటి ఇచ్చిన డేటా మిల్లి వోల్ట్ వెర్సస్ టైమ్ బయోరియాక్టర్ లో ఆక్సిజన్ సార్పషన్ ప్రాసెస్ లో సెల్స్ లేకుండా డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రోబ్ ని దాని ప్రిన్సిపుల్ ని గుర్తు తెచ్చు కుంటే అది ఒక ఎలెక్రో కెమికల్ ప్రిన్సిపుల్ ప్లాటినం కాథోడ్ సిల్వర్ యానోడ్ ఎలెక్ట్రో కెమికల్ సిస్టం కి ఎలెక్ట్రోలైట్ లో ఇవి ఉండాలి ఎలెక్ట్రో లైట్ KCl ఇవి అన్ని ఒక అమరిక లో పెట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ తెలుసుకోవాల్సిన బ్రాత్ లో మునిగి ఉండేలా చూస్తారు ఈ అమరిక ఒక ఆక్సిజన్ పర్మియబుల్ మెంబ్రేన్ తో చుట్టబడి ఉంటుంది మెంబ్రేన్ గుండా ఆక్సిజన్ ప్రవేశించి ఎలెక్ట్రో కెమికల్ సెల్ ని చేరే రేట్ ఎలెక్ట్రోలైట్ లోని రెండు ఎలెక్ట్రోడ్స్ మధ్య ఉత్పత్తి అయ్యే కరెంట్ కు అనులోమము గా ఉండును కాబట్టి ఆక్సిజన్ లెవెల్ ని కరెంటు తో డైరెక్ట్ గా రిలేట్ చెయ్యొచ్చు ఈ ఉదాహరణ లో ఎయిర్ పర్సెంటేజ్ సాచురేషన్ బదులు కరంటు ఇవ్వడం జరిగింది వాస్తవానికి కొలవబడినదైన కరెంటు ఆ తర్వాత ఎలెక్ట్రానికల్ గా జరిగే కన్వర్షన్ తో ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న మీటర్స్ లో లెక్కించి ఎయిర్ సాచురేషన్ ను తెలుపగలవు ఇక్కడ మనం మిల్లీ వోల్ట్స్ ని డైరెక్ట్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇండికేటర్ గా తీసికొంటాము అది చాలా తక్కువగా ఉంటుంది నేను చెప్పినట్లు ఇది నా డాక్టోరల్ స్టడీస్ లో నా సొంత డేటా ఈ పరిస్థితులలో ను DOను మెజర్ చేయడానికి నేను మిల్లి వోల్ట్ మీటర్ ని వాడేవాడిని ఇది నా సొంత K L a మెజర్మెంట్ డేటా లో ఒకటి మనం మిల్లి వోల్ట్స్ ని DO కి కొలత గా తీసుకొంటున్నాము బయోరియాక్టర్ లో కండిషన్ లు మనకు తెలుసు రియాక్టర్ వేగం 500 rpm ఒత్తిడిప్రెజర్ 1 atm ఉష్ణోగ్రత 37 degree C లెక్చర్ లో చెప్పుకున్నట్లు ఈ పారామీటర్స్ అన్ని యాజిటీషన్ లెవల్ rpm ఏరేషన్ లెవల్ లీటర్లు పర్ వాల్యూమ్ లేదా వాల్యూమ్ పర్ వాల్యూమ్ పర్ మినిట్ ఉష్ణోగ్రత ప్రెజర్ ఇవన్నీ kLaవాల్యూ మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఈ వాల్యూస్ లో మార్పులు kLaవాల్యూ లో మార్పులు తెస్తాయి kLaని కనుక్కొనే టప్పుడు సాధారణంగా చేసేదేమిటంటే ఈ కండిషన్ లు అన్నింటినీ ఆపరేటింగ్ కండిషన్ లో పెట్టి kLaను మేజర్ చేయడం అది బయోరియాక్టర్ యొక్క ఆక్సిజన్ ట్రాన్స్ ఫర్ కెపాసిటీ లేదా ఆక్సిజన్ సప్ప్లై కెపాసిటీ ని ఇస్తుంది మూడవ ప్రశ్న తెలిసికోవలసిన దానితో ఇచ్చిన వాటిల్ని కలపడం ఎలా మనము ఇప్పటికే డిరైవ్ చేసాము ln CC CO2 kLat CO2అనేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ కాన్సంట్రేషన్ మరియు Cలిక్విడ్ ఫేజ్ లోని కాన్సంట్రేషన్ అది గ్యాస్ ఫేజ్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ తో ఈక్విలిబ్రియం లో ఉంది CO2 is the dissolved oxygen level concentration and C is the concentration in the liquid phase that is in equilibrium with the gas phase oxygen concentration Thus in a plot of ln CC CO2 vs t kLa అనేది స్లోప్ పై ఫిగర్ లో ప్లాట్ లో పింట్స్ కాలిక్యులేషన్ చూపడమైనది ఈ డేటా నుంచి DO లెవల్ పెరుగుతూ ఒక కాన్స్టెంట్ వాల్యూ 1 1 కి చేరుతుంది అని చూడవచ్చు గ్యాస్ ఫేజ్ అంటే గాలి తో లిక్విడ్ సాచురేషన్ కు లేదా ఈక్విలిబ్రియం కండిషన్ కు చేరిందని ఇది తెలుపుతుంది కాబట్టి మిల్లి వోల్ట్ వాల్యూ Cతో డైరెక్ట్ లీ ప్రపోర్షనల్ గా ఉంది కాబట్టి దీనిని Cగా తీసుకోమందాం వేర్వేరు టైమ్ పాయింట్స్ కు ln CC CO2వాల్యూస్ ని కాలిక్యులేట్ చేద్దాం ln CC CO2వెర్సస్ టైం తో ఈ రకమైన కర్వ్ వస్తుంది కానీ మనం ఈ సమీకరణాన్ని కేవలం ఆక్సిజన్ సంగ్రహణ లో లీనియర్ రెజిమ్ లో మాత్రమే వాడగలం ఇది నాన్ లీనియర్ రెజిమ్ లీనియార్టీ ఇక్కడ మొదలై పైకి పొతొంది మనం కేవలం ఈ రీజియన్ నే kLa కాలిక్యులేషన్ కు వాడుకుంటాము మనం కేవలం ఈ రీజియన్ యొక్క స్లోప్ ని కనుగొంటాము మనం నాన్ లీనియర్ రీజియన్ లో ఉన్న మొదటి 3 పాయింట్లు వదిలి వేస్తాము అలా చేస్తే ఇలాంటి కర్వ్ వస్తుంది సుమారు 56 సెకన్ల వద్ద లీనియార్టీ మొదలైనది మనం అన్ని పాయింట్లు ఉపయోగించాము ఇది ఎక్స్ పరిమెంట్ డేటా కాబట్టి అన్ని పాయింట్లు ఒకే స్ట్రిక్ట్ లైను మీదకు రాకపోవచ్చు ఇది మంచిదేఈ డేటా నుంచి వచ్చిన R వర్గ విలువ 0 94 ఇది చాలా ఉత్తమం ఈక్వేషన్ ఇలా ఉంది స్లోప్ 0 0914 s 1 K L aను పర్ అవర్ లో సూచుస్తాము అది సులభముగా ఉంటుంది ఎందుకంటే మనము K L a వాల్యూస్ ని పర్ అవర్ లో చూస్తాము పర్ అవర్ బేసిస్ లో దీని వాల్యూ 329 h 1